59 వ లెక్చర్ కి స్వాగతం సజాతీయత లేని లీనియర్ ఈక్వేషన్ ల పరిష్కారంపై మన చర్చను కొనసాగిస్తాము కాబట్టి ప్రత్యేకించి మనం ప్రత్యేకమైన సమగ్రాలను మరియు నిర్దిష్ట సమగ్రాలను కనుగొనటానికి మరియు మునుపటి లెక్చర్నుండి గుర్తుకు తెచ్చుకునే పరిష్కార పద్ధతుల గురించి మాట్లాడుతున్నాము ఈ ప్రత్యేకమైన సమగ్రతను పొందడానికి మనకు సాధారణ పద్ధతి ఉంది 1D αXeαxXe αxdx ఇది చాలా సాధారణమైన రూపం ఇది ఏదైనా ప్రత్యేకమైన సమగ్రతను పొందటానికి ఉపయోగపడుతుంది అయితే X ఈ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అయినప్పుడు e పవర్ ax ఈ ప్రత్యేక రూపాన్ని కూడా చర్చించాము ఆ సందర్భంలో మనం దీనిని గ్రహించాము 1fDeax1faeax ఇక్కడ f ≠ 0 కానీ ఇక్కడ ఈ పాయింట్ fa≠0 లేకపోతే మనం చేయలేము కాబట్టి ఈ fa≠0 అయినప్పుడు ఈ f ఈ f కి ఒక కారకం D ar ఉండాలి అని మనం గ్రహించాము ఎందుకంటే ఇక్కడే మనం ఈ f a ను పొందబోతున్నాం అది 0 కి సమానం కాబట్టి ఇక్కడ ఒక కారకం ఉండాలి D ar r ఏదైనా పూర్ణాంకం 1 2 3 మరియు మొదలైనవి కావచ్చు మరియు ఆ సందర్భంలో మనం 1 కంటే ఎక్కువ D ar ఉన్నప్పుడు మనం ఒక ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ను వర్తింపజేస్తాము 1D areaxxrr eax ఇప్పుడు ఈ రోజు మనం చర్చిస్తాము x కుడి వైపు sin ఫంక్షన్ పై cosine ఫంక్షన్ x రూపంలో ఉన్నప్పుడు ఆ సందర్భంలో కూడా మనం కొన్ని ప్రత్యక్ష ఫలితాలను పొందవచ్చు ఇవి నిర్దిష్ట సమగ్రాలను పొందడానికి ఉపయోగపడతాయి కాబట్టి కుడి వైపు sin ఫంక్షన్ లేదా cosine ఫంక్షన్ అయినప్పుడు ప్రత్యేకమైన సమగ్రతను పొందడానికి ఈ ఫలితాన్ని పొందటానికి మనం మొదట ఈ చిన్న ఫలితాన్ని ఇక్కడ చూస్తాము ఆల్ఫా బీటా స్థిరాంకాలు అయితే D2sin αxβ ϕ 2sin αxβ మరియు D2cos αxβ ϕ 2cos αxβ కాబట్టి ఒకసారి మనం ఇక్కడ అప్లై చేసుకున్నాము D2sin αxβ 2sin αxβ D2cos αxβ 2cos αxβ ఈ ఫలితాన్ని ఇప్పుడు మనం గ్రహించాము D2sin αxβ ϕ 2sin αxβ అమలు చేయడం D2 1 sin αxβ 1ϕ 2sin αxβ 2≠0 అయితే 1ϕsin αxβ 1ϕsin αxβ మళ్ళీ సంగ్రహంగా చెప్పాలంటే ఈ X రూపం ఈ cos αxβ లేదా sinαxβ రెండింటిలోనూ మనం వీటిని పరిష్కరించగలము 1fDcos αxβ 1D2cos αxβ 1 α2cos αxβ అందించబడింది 2≠0 1fDsin αxβ 1D2sin αxβ 1 α2sin αxβ దీని ఆధారంగా ఒక ఉదాహరణ తీసుకోండి కాబట్టి మనం ఇక్కడ మూల్యాంకనం చేయాలనుకుంటున్నాము 1D4D21cos 2x 121cos 2x 113cos 2x మూల్యాంకనం చేయండి1 D2 2D1cos 3x 1 9 2D1cos 3x 121D4cos 3x ×× 12D 4D2 16cos 3x 150cos 3x 1504cos 3x3sin 3x ఒకవేళ ఈ 20 ఈ సందర్భంలో మనం ఇప్పుడు నేర్చుకునే ప్రత్యేకమైన సమగ్రమైనట్లయితే ఇక్కడ మనకు ఇది మరొక కేసు అవుతుంది

ఇప్పుడు మనం దీనిని పొందాలనుకుంటున్నాము 1D22sin αx imagx2αsin αx ix2αcos αx

కాబట్టి ఈ రెండు ముఖ్యమైన ఫలితాలను ఇప్పుడు మనకు సంగ్రహంగా చెప్పండి 1D22sin αx x2αcos αx 1D22cos ax x2αsin αx ఒక ఉదాహరణ ఏంటంటే దీని యొక్క సాధారణ పరిష్కారాన్ని కనుగొనండి D24yx మరియు మొదట మనకు అవసరం ఎందుకంటే మనం ఒక సాధారణ పరిష్కారాన్ని కనుగొనవలసి ఉంది కాబట్టి మనం సజాతీయ ఈక్వేషన్ యొక్క సాధారణ పరిష్కారాన్ని కనుగొనవలసి ఉంటుంది లేదా దానిని కాంప్లీమెంటరీ ఫంక్షన్ లు అని పిలుస్తాము దీని యొక్క కాంప్లీమెంటరీ ఫంక్షన్ లను మనం కనుగొనవలసి ఉంటుంది ఇక్కడ సహాయక ఈక్వేషన్ m240 అవుతుంది కాబట్టి m0±2i ఆపై కాంప్లీమెంటరీ ఫంక్షన్ ఘాతాంక పడుతుంది c1cos 2xc2sin 2x ఇది ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సహాయక పని ఆపై మనం రూపాన్ని తీసుకునే నిర్దిష్ట సమగ్రతను పొందుతాము 1D24x 1D242x 2 181 xsin 2x కాబట్టి మనం ఇక్కడ మాట్లాడుతున్న ఫలితం అది మరియు సాధారణ పరిష్కారం కేవలం కాంప్లీమెంటరీ ఫంక్షన్ ప్లస్ ఈ ప్రత్యేక సమగ్రంగా ఉంటుంది yc1cos 2xc2sin 2x 181 xsin 2x మరో రెండు నియమాలు ఇక్కడ తరచుగా ఉపయోగించబడుతున్నాయి కాబట్టి మనం ఉత్పన్నం కోసం వెళ్ళము మనం ఇక్కడ నియమాలను వ్రాస్తాము xm డిగ్రీ m యొక్క బహుపది అయితే దీన్ని ఎలా నిర్వహించాలి ఒక ఉదాహరణతో సరిగ్గా వివరించబడుతుంది కాబట్టి అక్కడ ఈ ఆపరేటర్ ఫంక్షన్ నుండి అత్యల్ప డిగ్రీ టర్న్ పాయింట్ ను తీయండి f మరియు అందువల్ల ఈ1±FD కు తగ్గించడం జరుగుతుంది కాబట్టి మనం డినామినేటర్లో ఈ f ను కలిగి ఉన్నాము అక్కడ నుండి మనం అతి తక్కువ డిగ్రీ పదాన్ని తీసుకుంటాము కాబట్టి మనకు ఈ రూపం 1±FD సాధారణంగా ఈ ఆల్ఫా అక్కడ చాలా కేసుల్లో 1 గా ఉన్నాయి మరియు మనం దీన్ని చేసినప్పుడు ఇప్పుడు ఈ న్యూమరేటర్ వద్దకు తీసుకువెళతాము మరియు తరువాత దాన్ని విస్తరిస్తాము కాబట్టి మనం సులభంగా నిర్వహించగలిగే డిఫరెన్షియల్ ఆపరేటర్ను మాత్రమే విస్తరణలో పొందుతాము కాని ఇది x పవర్ m వంటివి కుడి వైపు ఉన్నప్పుడు ఇది సాధ్యమవుతుంది ఎందుకంటే x పవర్ m పై వర్తించేటప్పుడు డిఫరెన్షియల్ ఆపరేటర్ ఈ బహుపది అక్కడ ఫలితం మనం ఆ ఉత్పన్న పదాలను ఆ ఈక్వేషన్ లను ఖచ్చితంగా పొందవచ్చు ఎక్కువగా మనం దీనిని న్యూమరేటర్కి తీసుకువెళ్ళినప్పుడు అక్కడ ఈ విస్తరణలను ఉపయోగించాలి కాబట్టి 1x 11 xx2 x3⋯ 1 x 11xx2x3⋯ మళ్ళీ మనం చాలా సాధారణమైన ఈ ఆలోచనను ప్రదర్శించడానికి ఇక్కడ ఈ ఉదాహరణ మాత్రమే తీసుకుంటాము కాబట్టి ఇక్కడ 1D3 D2 6Dx21 ఈ బహుపది పదం మరియు 1D3 D2 6D కాబట్టి మనం ఏమి చేస్తాం ఇక్కడ 6 ఉన్న ఈ హారం నుండి ఈ అత్యల్ప ఆర్డర్ పదాన్ని తీసుకుంటాము కాబట్టి 1 6D1D6 D26x21

కాబట్టి 1fDeaxVeax1fDaV ఇది ఒక రకమైన షిఫ్టింగ్ సిద్ధాంతం ఇక్కడ మనం షిఫ్టింగ్ ఫలితాన్ని ఉపయోగిస్తాము

కాబట్టి 1fDxVx1fV fDfD2V ఈ ఫార్ములాతో కూడా మనం ఈ ఉదాహరణలో ఉన్న ప్రత్యేకమైన సమగ్రతను నేరుగా పొందవచ్చు 1D2 2D1xsin x దీన్ని ఎలా చేయాలో మనం ఇప్పటికే నేర్చుకున్నాం

మనకు మరొ ప్రత్యక్ష సూత్రాలు ఉన్నాయి 1fDeaxVeax1fDaV 1fDxVx1fV fDfD2V ఈ ప్రత్యేకమైన సమగ్రతను పొందడం గురించి మనం చాలా ఉపాయాలు చూశాము కాంప్లిమెంటరీ ఫంక్షన్ను లేదా సజాతీయ ఈక్వేషన్ యొక్క సాధారణ పరిష్కారాన్ని ఎలా లెక్కించాలో కూడా నేర్చుకున్నాము కాబట్టి సజాతీయత లేని ఈక్వేషన్ యొక్క సాధారణ పరిష్కారాన్ని తెలుసుకోవడానికి మనం రెండింటిని కాంప్లిమెంటరీ ఫంక్షన్ మరియు అనేక సందర్భాల్లో నేర్చుకున్న ప్రత్యేకమైన సమగ్రతను జోడించాలి కాబట్టి ఉపన్యాసాలు సిద్ధం చేయడానికి ఉపయోగించే సూచనలు ఇవి మీరు ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు